మనము రియల్ టైమ్ టాస్క్ల షెడ్యూలింగ్ చూశాము మరియు మనము సరళమైన షెడ్యూలర్లతో ప్రారంభిద్దాం మరియు తరువాత మరింత అధునాతనమైన టాస్క్ షెడ్యూలర్లు గురించి చర్చిస్తాము మరియు వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్స్ వారి అధునాతనతను బట్టి వివిధ రకాల షెడ్యూలర్లను ఉపయోగిస్తారు క్లాక్ డ్రివెన్ షెడ్యూలర్లు సరళమైన షెడ్యూలర్ అని మనము చెప్పాము చివరి ఉపన్యాసంలో మనము సాధారణ సైక్లిక్ ఎగ్జిక్యూటివ్లతో ప్రారంభించాము ఆ పై మనము టేబుల్ డ్రివెన్ షెడ్యూలర్ను చూశాము ఆ పై మనము సైక్లిక్ షెడ్యూలర్ను ప్రారంభించాము టేబుల్ డ్రివెన్ షెడ్యూలర్లో ఆపరేటింగ్ సిస్టమ్ టాస్క్ల టేబుల్ను మరియు వాటి ఎగ్జిక్యూషన్ సమయాన్ని నిర్వహిస్తుందని మనము పేర్కొన్నాము మరియు ఇది ప్రతి సారీ టైమర్ను సెట్ చేస్తుంది టేబుల్ డ్రివెన్ షెడ్యూలర్ కు టైమర్ల అమరిక అవసరం ఒక సెట్ టైమర్లు మరియు చాలా సార్లు మరియు ఇది ఒక పెద్ద ఓవర్హెడ్ ఎందుకంటే సాధారణ ఆపరేటింగ్ సిస్టమ్లో ప్రతి షెడ్యూలర్ ఎగ్జిక్యూషన్ కు ఒక మిల్లీసెకన్ లేదా అంతకంటే తక్కువ మాత్రమే అవసరం షెడ్యూలింగ్ పాయింట్ల వద్ద షెడ్యూలర్ను ఎగ్జిక్యూట్ చేసే ప్రతి ఇన్స్టెన్సు ఆ పై మనము సైక్లిక్ షెడ్యూలర్లు ఈ సమస్యను అధిగమిస్తాయని మరియు ఇవి చాలా అధునాతనమైనవి అనగా ఇవి మల్టీ రేటు టాస్క్లను వేర్వేరు కాల వ్యవధిలో ఎగ్జిక్యూట్ చేయవలసిన టాస్క్లను నిర్వహించగలవు మరియు సిస్టమ్ ప్రారంభంలో సైక్లిక్ షెడ్యూలర్లు సమర్థవంతంగా సైక్లిక్ పీరియాడిక్ టైమర్ను ఒక సారి మాత్రమే సెట్ చేయాల్సిన అవసరం ఉంది టేబుల్ డ్రివెన్ షెడ్యూలర్ లేదా సాధారణ సైక్లిక్ ఎగ్జిక్యూటివ్తో పోలిస్తే సైక్లిక్ షెడ్యూలర్ కోసం షెడ్యూల్ను సెట్ చేయడం చిన్న విషయం కాదు మరియు వేర్వేరు పీరియడ్లతో n టాస్క్ లు ఉంటే షెడ్యూల్ అభివృద్ధి చేయవలసిన పీరియడ్ వారి పీరియడ్ ల LCMచే ఇవ్వబడుతుంది ఈ సమయంలో కొన్ని టాస్క్ల యొక్క LCM అనేక సార్లు పునరావృతమవుతుంది మరియు కొన్ని టాస్క్ లు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది ఈ పీరియడ్ యొక్క LCMను హైపర్ పీరియడ్ లేదా పెద్ద సైకిల్ అని పిలుస్తారు మరియు తరువాత పెద్ద సైకిల్ సమాన పరిమాణ ఫ్రేమ్లు గా విభజించబడింది పిరియాడిక్ టైమర్ ఈ ఫ్రేమ్ సరిహద్దుల వద్ద ఇంటెర్రుప్ట్ కలిగించడానికి సెట్ చేయబడింది మరియు ప్రతిసారీ పీరియాడిక్ టైమర్ ఇంటెర్రుప్ట్ వచ్చినప్పుడు ఈ షెడ్యూలర్ నడుస్తుంది మరియు షెడ్యూల్ టేబుల్ ను సంప్రదించి తదుపరి ఎగ్జిక్యూట్ చేయవలసిన టాస్క్ ను నిర్ణయిస్తుంది ఈ సైక్లిక్ షెడ్యూలింగ్లోని పెద్ద సవాలు ఫ్రేమ్ను సెట్ చేయడం మరియు టాస్క్లను ఫ్రేమ్లకు కేటాయించడం ఇప్పుడు ఈ ఫ్రేమ్లు ఎలా నిర్ణయించబడతాయి ఫ్రేమ్ వ్యవధి మరియు ఫ్రేమ్లకు కేటాయించిన టాస్క్ లు గురించి చర్చించడానికి ముందుకు వెళ్దాం పెద్ద సైకిల్ లో టాస్క్ లు ఫ్రేమ్లకు కేటాయించబడతాయి ఈ మొదటి ఫ్రేమ్కు ఈ ఆకుపచ్చ టాస్క్ రెండవ దానికి ఎరుపు టాస్క్ మూడవ దానికి పసుపు టాస్క్ మరియు తదుపరి మరియు పెద్ద సైకిల్లో అవి ఒకేలా పునరావృతం అవుతాయని అనుకుందాం ప్రాథమికంగా సైక్లిక్ షెడ్యూలర్ ఒక పెద్ద సైకిల్ కి షెడ్యూల్ ను నిల్వ చేస్తుంది ఆ పెద్ద సైకిల్ కొన్ని ఫ్రేమ్లను కలిగి ఉండవచ్చు 12 ఫ్రేమ్లు ఉండవచ్చు ఆ పై షెడ్యూల్ చేసిన టేబుల్కు ఎంట్రీ 12 ఎంట్రీలు ఉంటాయి మరియు ప్రతి ఎంట్రీ ఈ సాధారణ షెడ్యూలర్లలో ఏ టాస్క్ ని లేదా ఏ ప్రోగ్రామ్ను రన్ చేయాలో గుర్తిస్తుంది ప్రోగ్రామ్ 1 ప్రోగ్రామ్ 2 మొదలైనవి రన్ చేయబడతాయి టాస్క్ పీరియడ్స్ యొక్క LCM చేత పెద్ద సైకిల్ నిర్ణయించబడుతుంది మరియు టాస్క్ లు ఏకపక్ష దశలుగా ఉన్నప్పుడు కూడా సైక్లిక్ షెడ్యూలర్ దీన్ని నిర్వహించవచ్చు ఎందుకంటే దశ సమయం వరకు కొన్ని ప్రారంభ సైకిల్ల కోసం టాస్క్ కి కేటాయించబడదు ఫ్రేమ్ ఉపయోగించబడవు ఎందుకంటే దశ ముగిసిన తర్వాత టాస్క్ ఇన్స్టెన్సులు తలెత్తుతాయి ఫ్రేమ్ పరిమాణం పెద్ద సైకిల్ విభజించకపోతే LCM సమగ్ర సంఖ్యలో ఫ్రేమ్లను కలిగి ఉన్నందున లేదా ఇంకో మాటలో చెప్పాలంటే ఫ్రేమ్ పెద్ద సైకిల్ ను విభజిస్తుంది అది చేయకపోతే ఫ్రేమ్ పెద్ద సైకిల్ ను విభజించదు అప్పుడు మనకు ఒక ఫ్రేమ్ ఉంటుంది ఇది పెద్ద సైకిల్ సరిహద్దు వద్ద పూర్తి అవ్వదు మరియు అందువల్ల షెడ్యూల్ పెద్ద సైకిల్ కంటే చాలా పెద్దదిగా నిల్వ చేయబడాలి మరియు ఈ కారణంగా ఇది ఒక ఫ్రేమ్ పరిమాణాన్ని అమర్చడానికి కావాల్సిన అవసరాలలో ఒకటిగా ఉంది అంటే ఫ్రేమ్ పరిమాణం పెద్ద సైకిల్ ను విభజించాలి లేకపోతే టేబుల్లో నిల్వ చేయవలసిన షెడ్యూల్ పొడవు చాలా పెద్దదిగా ఉంటుంది ఒక సాధారణ అప్లికేషన్లో పెద్ద సైకిల్ ను చతురస్రంగా విభజించే ఫ్రేమ్లు చిన్న సైకిల్ అని మనం అనుకోవచ్చు మరియు ఫ్రేమ్ సరిహద్దులు పీరియాడిక్ సమయం ద్వారా ఉత్పన్నమయ్యే ఇంటెర్రుప్ట్ల ద్వారా గుర్తించబడతాయి టాస్క్ పీరియడ్స్లో ఉత్తమంగా నిర్ణయించబడే పెద్ద సైకిల్ టాస్క్ పీరియడ్ల యొక్క LCM ఆ పై దానిని n సంఖ్యల ఫ్రేమ్ లుగా విభజించారు అన్ని ఫ్రేమ్లు సమానంగా సమాన పరిమాణంలో ఉంటాయి మరియు పీరియాడిక్ షెడ్యూలర్ ప్రతి ఫ్రేమ్ పొడవు తర్వాత ఇంటెర్రుప్ట్ ఇవ్వడానికి సెట్ చేయబడింది కాబట్టి పీరియాడిక్ టైమర్ నుండి ఇంటెర్రుప్ట్ వచ్చిన వెంటనే సైక్లిక్ షెడ్యూలర్లు పనిచేయడం ప్రారంభిస్తాయి షెడ్యూల్ టేబుల్ను సంప్రదించి టేబుల్లో పేర్కొన్న సంబంధిత టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేస్తాయి త్వరగా పూర్తి చేసిన టాస్క్ నిష్క్రియంగా తిరిగి వస్తుంది మరియు పీరియాడిక్ టైమర్ నుండి ఇంటెర్రుప్ట్ ద్వారా తదుపరి ఫ్రేమ్ సరిహద్దు సంభవిస్తుంది సైక్లిక్ షెడ్యూలర్ యాక్టివ్ గా మారుతుంది షెడ్యూల్ టేబుల్ను సంప్రదించి తదుపరి రన్ చేయవలసిన టాస్క్ ని గుర్తిస్తుంది ఇది ఈ సందర్భంలో p4 మరియు అప్పుడు ఎగ్జిక్యూషన్ ను ప్రారంభిస్తుంది ఇది త్వరగా పూర్తవుతుంది మరియు తదుపరి ఫ్రేమ్ ఇక్కడ ముగుస్తుంది మరియు పెద్ద సైకిల్ తరువాత ఈ షెడ్యూల్ పునరావృతమవుతుంది మరియు ఇక్కడ చూడండి ఈ చిన్న పొడవు ఉన్న ఎరుపు లైన్ షెడ్యూలర్ ఎగ్జిక్యూషన్ యొక్క ఎగ్జిక్యూటింగ్ టైమ్ సూచించే ఎగ్జిక్యూషన్ టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేసే సమయాలతో పోలిస్తే చాలా తక్కువ సమయం పడుతుంది ఇవి సమర్థవంతమైన షెడ్యూలర్ ప్రతి షెడ్యూల్లో అవసరమైన టాస్క్ చిన్నది ఇంటెర్రుప్ట్ ఏర్పడిన వెంటనే షెడ్యూల్ టేబుల్ను సంప్రదించి సంబంధిత టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభిస్తుంది దీనికి ఇతర కార్యాచరణ లేదు టైమర్ సెట్టింగ్ లేదు ఎందుకంటే ఇది పీరియాడిక్ టైమర్ సిస్టమ్ ప్రారంభ సమయంలో ఇది ఒకసారి సెట్ చేయబడుతుంది

సాధారణ షెడ్యూల్ టేబుల్ వేర్వేరు ఫ్రేమ్లు మరియు ఎగ్జిక్యూట్ చేయాల్సిన టాస్క్ ల వలె కనిపిస్తుంది వాస్తవానికి మన అవగాహన కోసం మనము దీనిని చూపించాము కాని అప్పుడు నిజమైన టాస్క్ టేబుల్ను ఫ్రేమ్ నంబర్ మొదలైనవి వ్రాయవలసిన అవసరం లేదు ఏ టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయాలో మనము క్రమంలో నిల్వ చేస్తాము ఎగ్జిక్యూట్ చేయవలసిన ప్రోగ్రామ్ల పేరు మరియు ఈ శ్రేణిలోని షెడ్యూలర్ సూచికలు మరియు టాస్క్ల వెక్టర్ ఆ పై ప్రస్తుత ప్రోగ్రామామ్ ను కనుగొని ఎగ్జిక్యూషన్ ను ప్రారంభిస్తుంది మరియు టేబుల్లోని ఎంట్రీని పెంచుతుంది సైక్లిక్ షెడ్యూలర్ను ఉపయోగించడంలో ఉన్న ఒక సమస్య షెడ్యూల్ నిర్మాణం అని మనము ఇప్పటికే పేర్కొన్నాము ఇక్కడ రెండు ముఖ్యమైన అంశాలు మొదటిది ఫ్రేమ్ వ్యవధిని ఎలా పరిష్కరించాలి రెండవది ఫ్రేమ్లకు టాస్క్ లను కేటాయించడం ఈ రెండు చర్యలను చేసిన తరువాత మన దగ్గర ఫ్రేమ్లు మరియు టాస్క్లు ఉన్న షెడ్యూల్ టేబుల్ ఉంటుంది షెడ్యూల్ టేబుల్ను అభివృద్ధి చేయడానికి సమగ్రతను చూద్దాం షెడ్యూల్ను అభివృద్ధి చేయడానికి మనం చేయవలసిన దశలు మొదట చేయవలసిన పని ఫ్రేమ్ పరిమాణాన్ని ఎన్నుకోవడం ఆ పై ఆమోదయోగ్యమైన ఫ్రేమ్ పరిమాణాన్ని పొందే మొదటి ప్రయత్నంలో మనము ఎల్లప్పుడూ విజయవంతం కాకపోవచ్చు మనము ఆమోదయోగ్యమైన ఫ్రేమ్ పరిమాణాన్ని పొందినట్లయితే జాబ్ చాలా సులభం అవుతుంది తదుపరి దశ జాబ్ లను ఫ్రేమ్లలో ఉంచడం కానీ తరచుగా ఎటువంటి ఫ్రేమ్ పరిమాణం సరిపోదు ఆ సందర్భంలో మనము కొన్ని జాబ్ లను చిన్న జాబ్ లుగా విభజించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాన్ని మనం ఉదాహరణల ద్వారా చూస్తాము మరియు పద్దతి ఏమిటంటే ఎక్కువ ఎగ్జిక్యూషన్ సమయం తీసుకునే జాబ్ లు ఇక్కడ దోషులు ఇవి సరైన ఫ్రేమ్ పరిమాణం కనుగొనడంలో ఆటంకం కలిగించి షెడ్యూల్ను సెట్ చేయడాన్ని కష్టతరం చేస్తాయి మరియు సరైన ఫ్రేమ్ పరిమాణాన్ని మనము కనుగొనలేకపోవచ్చు మరియు ఇవి ముందస్తుగా మాత్రమే కాదు ఇవి సాధారణ షెడ్యూలర్లు అని గుర్తుంచుకోండి ప్రతి ఫ్రేమ్లో ఒక ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయడాన్ని ప్రారంభిస్తుంది మరియు అది అధిక ప్రాధాన్యత కలిగిన టాస్క్ తలెత్తగలదని కాదు ఆ పై మనం కొన్ని టాస్క్ లను ముందస్తుగా చేయవలసి ఉంటుంది మనకు ఇక్కడ ఒక సాధారణ టేబుల్ ఉంది మరియు ఫ్రేమ్ సరిహద్దులకు అనుగుణమైన ఇంటెర్రుప్ట్లు మరియు సైక్లిక్ ఎగ్జిక్యూటివ్ షెడ్యూల్ టేబుల్ను సంప్రదించి సంబంధిత టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభిస్తుంది ఉదాహరణకు మనకు A B C D అనే నాలుగు టాస్క్ లు ఉన్నాయి మరియు ప్రతి జాబ్ కు అవసరమైన గణన సమయం ద్వారా టాస్క్ ఇన్స్టెన్సు నిర్వచించబడుతుంది Aకి 1 మిల్లీసెకన్లు Bకి 3 మిల్లీసెకన్లు Cకి 2 మరియు Dకి 8 మిల్లీసెకన్లు అవసరం మొదటి రెండిటికి వ్యవధి 10 తరువాతి రెండుకి వ్యవధి 20 మరియు డెడ్లైన్ పీరియడ్ కి సమానం తరువాతి ఇన్స్టెన్సుకి ముందు ఈ టాస్క్ కోసం తదుపరి జాబ్ వస్తుంది టాస్క్ తప్పనిసరిగా ఎగ్జిక్యూట్ చేయాలి D ఒక పెద్ద టాస్క్ మరియు మనము ప్రస్తుతం 2 మరియు 6 గా విభజిస్తాము ఇక్కడ పెద్ద సైకిల్ 20 ఇది ఈ నాలుగు జాబ్ల పీరియడ్కి చెందిన LCM ఇది 20 మిల్లీసెకన్లు మరియు మనము ఒక ఫ్రేమ్ పరిమాణాన్ని ఎన్నుకోవాలనుకుందాం ప్రతి ఫ్రేమ్ పరిమాణం పెద్ద సైకిల్ ను చతురస్రంగా విభజించాలి మరియు అందువల్ల మనము ఒక టేబుల్ను ఎంచుకోవాలని నిర్ణయించుకుంటాము కానీ 2 లేదా 5 ఎందుకు కాదు మనము ముందుకు వెళ్ళేటప్పుడు ప్రతి ఫ్రేమ్ ఏదైనా జాబ్ కి అనుగుణంగా ఉండాలని చూస్తాము ఏదైనా జాబ్ ఫ్రేమ్లలో ఒకదానిలో ఎగ్జిక్యూషన్ పూర్తి చేయగలగాలి సాధ్యమయ్యే ఫ్రేమ్ పరిమాణాలు 1 2 5 10 మరియు 20 మరియు 1 2 5 ఉపయోగించబడవు ఎందుకంటే మనకు 8 అవసరమయ్యే జాబ్ ఇక్కడ ఉంది అందువలన మనము 10ని ఎంచుకోవచ్చు ఒక సారి ఎంచుకున్న తరువాత మనం వీటిని వేర్వేరు ఫ్రేములలో ఉంచవచ్చు కానీ మరింత లోతుగా మనం ఇప్పుడు చర్చిద్దాం ఈ సందర్భంలో సైక్లింగ్ షెడ్యూలర్ ఫ్రేమ్ సంఖ్య 0 అయితే సులభం అప్పుడు రెండు ఫ్రేములు ఉంటాయి మనము 10ని ఎంచుకుంటే అది A B C Dను రన్ చేస్తుంది లేకపోతే అది A B D ను రన్ చేస్తోంది మరియు తరువాత ఫ్రేమ్ సంఖ్య అమలు చేయబడుతుంది ఫ్రేమ్ పరిమాణాన్ని ఎన్నుకోవడంలో ఈ క్రిందివి అవరోధాలు ఫ్రేమ్ పరిమాణం ఏదైనా టాస్క్ ఎగ్జిక్యూషన్ సమయం కంటే పెద్దదిగా ఉండాలి ఎందుకంటే ప్రతి టాస్క్ ని ఒక ఫ్రేమ్కు కేటాయించాలి మరియు అది ఫ్రేమ్లో దాని ఎగ్జిక్యూషన్ ను పూర్తి చేయాలి ఇది ఫ్రేమ్ పరిమాణం పై తక్కువ కట్టుబడి ను సెట్ చేస్తుంది టాస్క్ యొక్క గరిష్ట ఎగ్జిక్యూషన్ సమయం ఫ్రేమ్ యొక్క తక్కువ కట్టుబడి కంటే చిన్నదిగా ఉండకూడదు ఫ్రేమ్ పరిమాణంలో రెండవ అడ్డంకి ఏమిటంటే ఫ్రేమ్ పరిమాణం పెద్ద సైకిల్ లేదా హైపర్ పీరియడ్ ని విభజించాలి మరియు మూడవ పరిమితి ఒక టాస్క్ విడుదల సమయం మరియు టాస్క్ డెడ్లైన్ మధ్య కనీసం ఒక ఫ్రేమ్ ఉండాలి టాస్క్ పునరావృతమయ్యే సమయంలో విడుదల సమయం మరియు డెడ్ లైన్ మధ్య కనీసం ఒక ఫ్రేమ్ ఉండాలి ఇది అవసరం ఎందుకంటే టాస్క్ జాబ్ కి వస్తే టాస్క్ ఇన్స్టెన్సు మరియు జాబ్ వస్తే లేదా ఫ్రేమ్ సరిహద్దు తర్వాత విడుదల చేయబడితే మనము దానిని ఆ ఫ్రేమ్కు కేటాయించలేము ఎందుకంటే ఫ్రేమ్ సరిహద్దు వద్ద షెడ్యూలర్ తప్పనిసరిగా జాబ్ ఎగ్జిక్యూట్ చేయడాన్ని ప్రారంభించాలి ఫ్రేమ్ సరిహద్దు తర్వాత జాబ్ వస్తే మనము ఈ ఫ్రేమ్లో జాబ్ ను ప్రారంభించలేము మరియు డెడ్ లైన్ ఒక వేళ ప్రేమ్ లో ఎక్కడైనా ఉంటే అప్పుడు ఆ జాబ్ డెడ్ లైన్ కు ముందు డెడ్లైన్ కు ముందు పూర్తి చేయలేదు మరియు ఆ కారణంగా మనకు కనీసం ఒక స్పష్టమైన ఫ్రేమ్ ఏదైనా పని విడుదలయ్యే సమయానికి ముందు మరియు అది పూర్తయ్యే సమయానికి ఉనికిలో ఉండాలి అక్కడ ఉన్న డెడ్లైన్కు స్పష్టమైన ప్రేమ్ ఉండాలి విడుదల సమయం మరియు పూర్తయిన సమయం మధ్య ఒక స్పష్టమైన ఫ్రేమ్ అవసరాన్ని గురించి తరువాత మరింత వివరించబడుతుంది

కానీ దీనికి ముందు మొదటి విషయం ఏమిటంటే ఫ్రేమ్ పరిమాణం ఒక ముఖ్యమైన డిజైన్ పరామితి మరియు ఫ్రేమ్ పరిమాణం సంతృప్తి పరచడానికి మూడు అడ్డంకులు ఉన్నాయి ఒకటి ఇది పెద్ద సైకిల్ నీ చతురస్రంగా విభజించాలి రెండవది ఫ్రేమ్ పరిమాణం కంటే పెద్దదిగా ఉండాలి అతి పెద్ద జాబ్ పరిమాణం మూడవది ప్రతి టాస్క్ విడుదల మరియు దాని సంబంధిత డెడ్లైన్ మధ్య ఒక ఫ్రేమ్ ఉండాలి మొదటి రెండు ఫ్రేమ్ పరిమాణం పెద్ద సైకిల్ ని చతురస్రంగా విభజించాలా వద్దా అని తనిఖీ చేయడం సులభం రెండవది ఫ్రేమ్ అతి పెద్ద టాస్క్ పరిమాణం కంటే పెద్దదిగా ఉండాలి అని కూడా సులభం కానీ మూడవ అడ్డంకి ఏమిటంటే జాబ్ విడుదల మరియు దాని పూర్తి మధ్య తప్పక స్పష్టమైన ఫ్రేమ్ ఉండాలి అందువల్ల టాస్క్ పరిమాణం కంటే F పెద్దదిగా ఉండాలి లేకపోతే అది ఎగ్జిక్యూట్ చేయడం సంక్లిష్టంగా మారుతుంది ఎందుకంటే ప్రతిసారీ షెడ్యూలర్ పీరియాడిక్ టైమర్ ఇంటెర్రుప్ట్ పై మేల్కొన్నప్పుడు అది కొంత జాబ్ ని ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభించాలి మరియు F పెద్ద సైకిల్ ని చతురస్రంగా విభజిస్తుంది లేకపోతే షెడ్యూల్ టేబుల్ పెద్దగా అవుతుంది ఒక టాస్క్ రాక మరియు దాని డెడ్లైన్ మధ్య కనీసం ఒక పూర్తి ఫ్రేమ్ ఉండాలి ఇది ఫ్రేమ్ పరిమాణం పై ఎక్కువ కట్టుబడి ను సెట్ చేస్తుంది మనము ఒక ఫ్రేమ్ పరిమాణాన్ని ఎంచుకున్నప్పుడు బహుళ ఫ్రేమ్ పరిమాణాలు ఆమోదయోగ్యమైనవని మనము కనుగొంటాము అప్పుడు మనము అతి పెద్ద ఫ్రేమ్ పరిమాణాన్ని ఎన్నుకుంటాము ఎందుకంటే ఇది ఓవర్హెడ్ను కనిష్టీకరిస్తుంది ఎందుకంటే పిరియాడిక్ టైమర్ నుండి ఇంటెర్రుప్ట్ల సంఖ్య షెడ్యూలర్ నడుపుతున్న దాని కంటే తక్కువ సంఖ్యలో ఉంటుంది బహుళ ఫ్రేమ్ పరిమాణాలు ఆమోదయోగ్యమైనప్పుడు అతి పెద్ద ఫ్రేమ్ పరిమాణాన్ని ఎంచుకోవడం మనకు ప్రయోజనకరం ఈ సమయంలో మనము ఇప్పటికే చెప్పినట్లుగా పెద్ద సైకిల్ చిన్న సైకిల్ మరియు ఫ్రేమ్ ద్వారా చతురస్రంగా విభజించబడకపోతే షెడ్యూల్ టేబుల్ పొడవు అనవసరంగా పెద్దదిగా మారుతుంది కాబట్టి మనము చేపట్టే ప్రతి రూపకల్పన ఇక్కడ ముగుస్తుంది ఫ్రేమ్ పరిమాణం పెద్ద సైకిల్ ని చతురస్రంగా విభజిస్తుంది లేదా పెద్ద సైకిల్ ఫ్రేమ్ పరిమాణంలో సమగ్ర గుణకంగా ఉంటుంది ఒక టాస్క్ ఇన్స్టెన్సు రాక అనగా జాబ్ మరియు దాని డెడ్లైన్ మధ్య కనీసం ఒక పూర్తి ఫ్రేమ్ ఉండాలి ఈ ఇన్స్టెన్సు తీసుకుందాం ఫ్రేమ్ ప్రారంభమైన తర్వాత ఈ టాస్క్ ఇన్స్టెన్సు i ఇక్కడకు వచ్చింది అని అనుకుందాం ఈ ఫ్రేమ్ ఈ టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయదు ఎందుకంటే షెడ్యూలర్ ఫ్రేమ్ ప్రారంభంలో మాత్రమే పనిచేస్తుంది మరియు ఎగ్జిక్యూషన్ ఏదైనా ప్రారంభించాలంటే అది ఈ సమయంలోనే చేపట్టాలి Ti యొక్క ఎగ్జిక్యూషన్ ఈ ఫ్రేమ్లో ప్రారంభించబడదు ఒక షెడ్యూలర్ తదుపరి ఫ్రేమ్కి మాత్రమే ఎగ్జిక్యూషన్ చేయగలదు కాని ఆ సమయానికి దాని డెడ్లైన్ చాలా దగ్గరగా ఉంటుంది టాస్క్ సమయం డెడ్లైన్కు మించి ఉండవచ్చు డెడ్లైన్ తప్పిపోయే అవకాశం ఉంది మరియు ఆ కారణంగా మన రూపకల్పనలో ఒక టాస్క్ విడుదల మరియు దాని గడువు మధ్య స్పష్టమైన ఫ్రేమ్ ఉండే విధంగా ఫ్రేమ్ పరిమాణాన్ని తప్పనిసరిగా సెట్ చేయాలని మనము పట్టుబడుతున్నాము మరియు అది ఫ్రేమ్కు అతి పెద్ద పరిమాణాన్ని సెట్ చేస్తుంది మన డిజైన్ సమస్య ఏమిటంటే మనం ఎంచుకోవలసిన ఫ్రేమ్ యొక్క గరిష్ట పరిమాణం ఏది అని నిర్ణయించడం ఈ పరిమితి ఆధారంగా ఒక స్పష్టమైన ఫ్రేమ్ ఉండాలి ఇది టాస్క్ ఇన్స్టెన్సు విడుదల మరియు దాని డెడ్లైన్ మధ్య ఉండాలి సహజంగానే మన ఫ్రేమ్ పరిమాణం టాస్క్ ఇన్స్టెన్సు మరియు దాని డెడ్లైన్ కంటే పెద్దదిగా ఉంటే మనకు స్పష్టమైన ఫ్రేమ్ వీటి మధ్యలో ఉండకపోవచ్చు కాని దాని కంటే మనం బాగా చేయగలం మనము GCDFpi అనే ఈ సరళమైన వ్యక్తీకరణ లో వస్తాము దీని యొక్క ఉత్పన్నం వివరాలలోకి వెళ్ళాము ఇది ఫ్రేమ్ యొక్క పరిమాణాన్ని ఇస్తుంది అందువల్ల 2F GCDFpi ≤ diని సంతృప్తిపరచాలి GCDFpi ఇచ్చిన ఏ టాస్క్ కి అయినా వరస్ట్ కేస్ సంభవిస్తుంది ఫ్రేమ్ యొక్క GCDFpi తర్వాత ఇది చాలా వరకు సంభవించవచ్చు ఇది వరస్ట్ కేస్ మరియు ఈ సందర్భంలో టాస్క్ దాని డెడ్లైన్ను తీర్చాలంటే రెండవ ఫ్రేమ్ ముగిసే లోపు దాని డెడ్లైన్ను కలిగి ఉండాలి ఎందుకంటే మనం ఇక్కడ దాని ఎగ్జిక్యూషన్ ను ప్రారంభించవచ్చు ఇంత సమయం గడిచిపోయింది మరియు ఇది F GCDFpi చేత ఇవ్వబడింది మరియు మనకు మరో ఫ్రేమ్ మిగిలి ఉంది ప్రతి టాస్క్ కి 2F GCDF pi ≤ di సంతృప్తి చెందాలి ఎందుకంటే GCD F pi ఫ్రేమ్ గడిచిన తరువాత టాస్క్ సంభవించే వరస్ట్ దృష్టాంతాన్ని సూచిస్తుంది మరియు అందువల్ల ఇక్కడ మిగిలిన సమయం F GCDF pi ఇచ్చిన టాస్క్ ని ప్రారంభించలేము ఆ పై ఆ టాస్క్ ని ఇక్కడ చేపట్టవచ్చు మరియు 1F మిగిలి ఉంటుంది డెడ్లైన్ ఇక్కడ చివరలో ఉంటే దాన్ని తీర్చడానికి మనము సర్దుబాటు అవుతాము మరియు అది ఇక్కడ 2F GCDpif ≤ di గా వ్యక్తీకరించబడుతుంది అది ప్రతి టాస్క్ కి ఉండాలి ఇవి మూడు అడ్డంకులు ఫ్రేమ్ పరిమాణం ప్రతి టాస్క్ ఎగ్జిక్యూషన్ సమయం కంటే ఎక్కువగా ఉండాలి ప్రతి టాస్క్ కి 2F GCDFpi ≤ di మరియు అన్ని పీరియడ్ ల LCM పెద్ద సైకిల్ ను తప్పనిసరిగా చతురస్రంగా విభజించాలి తప్పనిసరిగా ఫ్రేమ్ పరిమాణంతో విభజించబడాలి మనము ఈ వ్యక్తీకరణలో వ్రాస్తాము fLCMf LCM ఫ్రేమ్ పరిమాణం పెద్ద సైకిల్ ని చతురస్రంగా విభజిస్తుందని ఇది సూచిస్తుంది ఇవి మూడు అడ్డంకులు మనము ఫ్రేమ్ పరిమాణాన్ని ఎన్నుకోవాలనుకున్నప్పుడు నిర్ధారించుకోవాలి ఇక్కడ అనేక ఫ్రేమ్ పరిమాణాలు సాధ్యమవుతున్నాయి దీనిని ఆమోదయోగ్యమైన ఫ్రేమ్ పరిమాణాలు అని పిలుస్తారు మరియు తరువాత మనకు ఆమోదయోగ్యమైన ఫ్రేమ్ పరిమాణం ఉన్నప్పటికీ షెడ్యూల్ కనుగొనబడదు ఎందుకంటే నిర్వహించాల్సిన మొత్తం జాబ్ ఇన్స్టెన్సుల సంఖ్య ఒక పెద్ద సైకిల్ లోని ఫ్రేమ్ల సంఖ్య కంటే ఎక్కువ అన్ని ఆమోదయోగ్యమైన ఫ్రేమ్ పరిమాణాలు ఆమోదయోగ్యం కాకపోవచ్చు మనము కొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాము ఆ పై ఉపయోగించగల ఫ్రేమ్ పరిమాణాలను మనము కనుగొంటాము ఆ పై వాటిలో అతి పెద్ద దాన్ని ఎంచుకుంటాము ఎందుకంటే ఇది షెడ్యూలర్ కారణంగా ఓవర్ హెడ్ను తగ్గిస్తుంది మనము ఇక్కడ ఆగిపోతాము తరువాతి ఉపన్యాసంలో ఫ్రేమ్ పరిమాణాన్ని రూపకల్పన చేయడం మరియు ఫ్రేములకు టాస్క్ లను కేటాయించడం వంటి కొన్ని ఉదాహరణలతో ప్రారంభిస్తాము ఇప్పుడు మనము ఆగిపోతాము ధన్యవాదాలు